ప్రొఫెసర్ బాలా నేను ఇప్పుడు ఏమి చేయబోతున్నాను ఈ కోర్సును రికార్డ్ చేయడానికి అశ్విన్ నాకు 8 వారాలు ఇచ్చారు మరియు దాని గురించి బూట్ల గురించి ఎవరో బూట్లు బూట్లు స్త్రీ పురుషుడు పిల్లవాడు వివిధ పరిమాణాలు మీరు షూ షాపులో ఉపయోగించే అద్దం నాకు ఆలోచనలు కావాలి నాకు ఆలోచనలు లేవు ఒక్క క్షణం వేచి ఉండండి నేను నా స్నేహితుడిని నా విద్యార్థి క్యూరియో ని పిలుస్తాను అతను ఎప్పుడూ ఆలోచనలతో మునిగిపోతున్నాడని చూద్దాం మొదట అతన్ని పిలవనివ్వండి క్యూరియో క్యూరియో పికప్ పికప్ పికప్ హ హే అవును క్యూరియో హే మీరు ఎలా ఉన్నారు ఇంటర్ ప్రఖ్యాత ఇంక్ వద్ద మీ ఇంటర్న్షిప్ లో ప్రతిదీ ఎలా ఉంది అది ఎలా ఉంది అంతా బాగానే ఉంది హే నాకు ఒక సహాయం కావాలి డిజైన్ థింకింగ్ అని పిలువబడే ఈ కోర్సు ఉంది మీకు అది తెలుసు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు హే నాకు ఆ కోర్సు కోసం వీడియోలు కావాలి మీరు నాకు సహాయం చేయగలరా సరే ప్రాజెక్ట్ గురించి మీ కథతో ఎప్పుడు ప్రారంభించాలో ఓహ్ అద్భుతమైన నిరీక్షణ వేచి ఉండండి ఒక నిమిషం వేచి ఉండండి ఒక నిమిషం వేచి ఉండండి ఫ్లాష్బ్యాక్ ధన్యవాదాలు